ఈ తరగతిలో మనము మోడిఫైడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ పై చర్చను కొనసాగిద్దాం మనము 10 25 5 మరియు 30 స్థానాలకు 30 కేటాయించిన ఒక పరిష్కారంతో ప్రారంభించాము ఇప్పుడు ఈ పరిష్కారం సాధ్యమే మరియు ఈ పరిష్కారాన్ని ఉపయోగించి మనం కొన్ని u మరియు v లను కూడా నిర్వచించాము కాబట్టి మనం ఒక పరిష్కారంతో ప్రారంభించాము ఆపై మనము కొన్ని u మరియు v లను నిర్వచించాము మనము u1 0 తో ప్రారంభించాము ఆపై మనము ui vj Cij ని ఉపయోగించాము అక్కడ కేటాయింపు ఉంది కాబట్టి ఈ u1 0 ను ఉపయోగించడం వలన మనకు v1 8 వచ్చింది ఎందుకంటే కేటాయింపు ఉంది కాబట్టి ఈ కేటాయింపును ఉపయోగించడం ద్వారా మనకు v3 వచ్చింది మరియు ఒకసారి v3 తెలిస్తే u3 ను పొందటానికి దీనిని ఉపయోగిస్తాము మరియు u3 లెక్కించిన తర్వాత మనము v2 ను పొందడానికి ఈ కేటాయింపును మరియు ఈ ఖర్చును ఉపయోగించాము మరియు v2 లెక్కించిన తర్వాత మనము u2 ను పొందడానికి ఈ ఖర్చును ఉపయోగించాము కాబట్టి అన్ని u మరియు v లు లెక్కించబడ్డాయి ఒకసారి u మరియు v లు లెక్కించబడినది తర్వాత కేటాయించని స్థానాల కోసం మనము Cij ui vjను లెక్కిస్తాము మరియు మనము ఈ స్థానం కోసం అలా చేసినప్పుడు విలువ 3 1 1 మరియు 1 ఇప్పుడు ఈ 1 ఆ స్థానంలో ఏదో ఉంచడం మరియు పొందడం సాధ్యమని చెబుతుంది కాబట్టి కేటాయించని స్థానానికి Cij ui vj ప్రతికూలంగా మారినప్పుడు మనం అక్కడ ఏదో ఉంచవచ్చని మరియు ఖర్చును మరింత తగ్గించవచ్చు అని మనము అర్థం చేసుకున్నాము ఎరుపు రంగు బోల్డ్లో చూపబడిన ఈ నాలుగు విలువలు మనము ఈ స్టెప్పింగ్ స్టోన్ పద్ధతిని వాస్తవంగా అన్వయించినప్పుడు మనము పొందిన విలువలు అని మనము గమనించవచ్చు మనము ఇక్కడ a 1 ను ఉంచి లూప్ను పూర్తి చేసి అదనపు ఖర్చును కనుగొన్నప్పుడు మనము ఇక్కడ ఉంచిన ప్రతి అదనపు వస్తువుకు ఖర్చు 3 అని చెప్పాము మరియు మీరు ఇక్కడ ఒక వస్తువును ఉంచి లెక్కించి లూప్ను పూర్తి చేస్తే దీని ద్వారా లభించే లాభం 1 ఉందని మీరు గ్రహిస్తారు కాబట్టి మనము ఒక యూనిట్ పెడితే అక్కడ 1 రూపాయి లాభం లేదా 1 యూనిట్ లాభం ఉందని మనకు తెలుసు నేను అక్కడ ఉంచగలిగే గరిష్టత ఏమిటనేదే తదుపరి ప్రశ్న కాబట్టి మనం తిరిగి వెళ్లి దీనిని చూస్తే అదే పరిష్కారం చూపబడుతుంది మరియు నేను ఈ స్థానంలో ఒక θ పెట్టబోతున్నానని చెప్తున్నాను ఇప్పుడు నేను లూప్ పూర్తి చేసినప్పుడు ఇప్పుడు ఇది 25 θ అవుతుంది తద్వారా ఈ 25 సంతృప్తి చెందుతుంది తద్వారా ఈ 25 సమతుల్యమవుతుంది మరియు జాగ్రత్త తీసుకుంటుంది ఇప్పుడు నాకు a θ ఉంది ఇక్కడ నేను 5 θ ఉంచాలి తద్వారా అది సమతుల్యమవుతుంది కాబట్టి 5 వెళ్లి 5 θ అవుతుంది మరోసారి ఇది ఇప్పుడు సమతుల్యమైంది కాబట్టి మనం ఇక్కడ θ పెంచాము కాబట్టి 30 అనేది 30 θ గా అవుతుంది మరియు మనం ఇక్కడ a θ ను ఉంచినందున దీన్ని సమతుల్యం చేయడానికి మరోసారి మనము 10 ని తీసుకుంటాము అది 10 θ అవుతుంది మరియు ఈ 30 చివరకు 30 θ అవుతుంది ఇప్పుడుమనం వీటన్నింటినీ చూసినప్పుడు మనం θ ను ఈ స్థానంలో పెంచుతున్నాము మనం θ ను ఈ స్థానంలో పెంచుతున్నప్పుడు 30 θ తగ్గుతున్నది 25 θ తగ్గుతున్నది మరియు 30 θ తగ్గుతున్న దని మనము గమనించాము మరియు θ తీసుకోగల ఉత్తమ విలువ 25 దీనికి మించి ఇది ప్రతికూలంగా మారుతుంది అందువల్ల మనము θ 25 ను ఉంచాము మరియు మనము ఈ కేటాయింపును పునరావృతం చేద్దాం మరియు మనం ఈ కేటాయింపును పునరావృతం చేస్తే ఇది 25 అవుతుంది 25 θ అనేది 5 θ కు వెళుతుంది అది 30 అవుతుంది 30 θ అనేది 5 అవుతుంది 10 θ అనేది 35 అవుతుంది మరియు 30 θ అనేది 5 అవుతుంది కాబట్టి ఇది మనము పొందిన కొత్త పరిష్కారం ఇప్పుడు ఈ పరిష్కారం ఉత్తమ పరిష్కారం అవునా లేదా మరికొంత లాభం సాధ్యమా అని మనం తనిఖీ చేయాలి అలా చేయడానికి మనము మరోసారి u1 0 ను ప్రారంభించి విధానాన్ని పునరావృతం చేస్తాము కాబట్టి మనము ఇప్పుడు అదే పరిష్కారాన్ని ఇక్కడ చూపించాము ఇప్పుడు మనము u1 0 ను ప్రారంభించాము ఇప్పుడు మనం తిరిగి వెళ్లి మరియు ఇక్కడ ఒక కేటాయింపు ఉందని గమనించాము కాబట్టి ui vj Cij కాబట్టి v1 8 కాబట్టి v1 8 ఇప్పుడు v1 8 తో ఇక్కడ ఒక కేటాయింపు ఉంది కాబట్టి v1 u2 4 కాబట్టి u2 అనేది 4 అవుతుంది ఇప్పుడు మళ్ళీ దీనితో ఇక్కడ ఒక కేటాయింపు ఉంది కాబట్టి u1 v3 7 కాబట్టి v3 అనేది 7 అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఒక కేటాయింపు ఉంది కాబట్టి u3 v3 6 కాబట్టి u3 అనేది 1 అవుతుంది ఇప్పుడుu3 v2 5 కాబట్టి v2 అనేది 6 అవుతుంది కాబట్టి ఇప్పుడు u మరియు v లు లెక్కించబడతాయి ఇప్పుడు మనము తిరిగి వెళ్లి కేటాయింపులు లేని లేదా కేటాయించని స్థానంలో ఉన్న Cij ui vj ని అంచనా వేద్దాము కాబట్టి ఈ స్థానానికి 9 6 0 ఇది 3 అవుతుంది ఈ స్థానానికి 3 6 4 2 అందువల్ల 1 ఈ స్థానానికి 5 7 4 3 ఇది 2 మరియు ఈ స్థానానికి 8 1 7 ఇది 1 ఇప్పుడు ఎరుపు రంగులో చూపిన ఈ విలువ అన్నీ సానుకూలంగా ఉన్నాయి అంటే ఈ స్థానాల్లో ఒక యూనిట్ ఉంచడం ఖర్చు ను తగ్గించవు అందువల్ల మనము అల్గోరిథంను ఆపివేసి దానిని మరింత తగ్గించగల మార్గం మనకు లేదు అందువల్ల అల్గోరిథం ఆగిపోతుంది కాబట్టి మోడిఫైడ్ డిస్ట్రిబ్యూషన్ అల్గోరిథం లేదా మోడి అల్గోరిథం ఈ విధంగా మనకు సరైన పరిష్కారాన్ని ఇస్తుంది మరియు ఖర్చు 565 ఇది ఇప్పుడు ఇప్పటివరకు మనము రెండు పద్ధతులను చూశాము స్టెప్పింగ్ స్టోన్ పద్ధతి మరియు ఇచ్చిన ప్రారంభ పరిష్కారం నుండి వాంఛనీయ పరిష్కారాన్ని పొందడానికి మనకు సహాయపడే మోడిఫైడ్ డిస్ట్రిబ్యూషన్ పద్ధతి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రారంభ పరిష్కారం ప్రాథమిక సాధ్యమయ్యేది మరియు మొదలైనవి కానీ ఈ కోర్సు కొరకు మంచి ప్రారంభ పరిష్కారాన్ని పొందడానికి మనము మినిమం కాస్ట్ మెథడ్ ని లేదా వోగెల్ అప్ప్రోక్సిమేషన్ మెథడ్ ని ఉపయోగిస్తాము మరియు m సరఫరా పాయింట్లు మరియు n డిమాండ్ పాయింట్లు ఉంటే ఈ ప్రారంభ పరిష్కారాలు m n 1 కేటాయింపులను కలిగి ఉంటాయి మరియు ఈ కేటాయింపులు స్వతంత్రమైనవి మరియు మినిమం కాస్ట్ మెథడ్ ని మరియు వోగెల్ అప్ప్రోక్సిమేషన్ మెథడ్ మనకు అలాంటి పరిష్కారాలను ఇస్తాయని మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు MODI పద్ధతి వాంఛనీయ పరిష్కారాన్ని ఎందుకు ఇస్తుందో మనం అర్థం చేసుకోవాలి మునుపటి తరగతులలో మనము డ్యూయల్ ను అర్థం చేసుకోవడంలో మరియు డ్యూయల్ ను ఎలా రాయాలో తెలుసుకోవడంలో చాలా సమయం గడిపాము కాబట్టి ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం యొక్క డ్యూయల్ ప్రయత్నించి వ్రాద్దాం ఇప్పుడు ఎడమవైపు చూపినది ప్రైమల్ ఇక్కడ Xij అంటే i నుండి j కి రవాణా చేయబడిన పరిమాణం మరియు మనము అసమతుల్య సమస్యను చూపించాము ఇక్కడ ఏమి తీసుకున్న సరఫరా కంటే తక్కువ లేదా సమానం గా ఉండాలి మరియు డిమాండ్ పాయింట్లకు పంపినవి డిమాండ్ను మించి ఉండాలి లేదా తీర్చాలి మనము సమతుల్య సంస్కరణను కూడా అధ్యయనం చేసాము ఇక్కడ మొత్తం సరఫరా మొత్తం డిమాండ్కు సమానంగా ఉన్నప్పుడు ఈ పరిమితులు సమీకరణాలు అని మనము చెప్పాము కాబట్టి మనము సమతుల్య సమస్యను పరిశీలించాలి మరియు తరువాత సమతుల్య సమస్య యొక్క డ్యూయల్ ని రాయాలి m సరఫరా పాయింట్లు ఉంటే ఇక్కడ m అడ్డంకులు ఉన్నాయని మరియు n డిమాండ్ పాయింట్లు ఉంటే ఇక్కడ n అడ్డంకులు ఉన్నాయని కూడా మనము చెప్పాము కాబట్టి మనము ఇప్పుడు డ్యూయల్ వేరియబుల్ను పరిచయం చేసాము ఇప్పుడు ఈ డ్యూయల్ వేరియబుల్స్ను ui's అని పిలుస్తారు ఇవి m పరిమితుల కోసం u1 నుండి um వరకు ఉంటాయి మరియు వాటిని j డిమాండ్ పాయింట్ల కోసం vj అంటారు కాబట్టి మన 3 బై 3 ఉదాహరణలో మనకు 3 ui'sలు మరియు 3 vjలు ఉంటాయి కాబట్టి మనం వీటిని నిర్వచించినట్లయితే మనం డ్యూయల్ను వ్రాస్తే డ్యూయల్ యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కుడి చేతి గుణకం డ్యూయల్ వేరియబుల్స్తో గుణించబడిందని మనకు తెలుసు కాబట్టి డ్యూయల్ గరిష్టీకరణ సమస్య అవుతుంది ఇది గరిష్టీకరణ సమస్య ఎందుకంటే ప్రైమల్ కనిష్టీకరణ సమస్య మరియు i మరియు j లపై సంక్షిప్తీకరించబడిన ai ui bj vj అనేవి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ప్రైమల్ వేరియబుల్స్ వలె చాలా డ్యూయల్ పరిమితులు ఉంటాయి కాబట్టి m లో n ప్రైమల్ వేరియబుల్స్ ఉంటాయి m లో n డ్యూయల్ అడ్డంకులు ఉంటాయి కాబట్టి మనము ఒక సాధారణ Xij తీసుకుంటే ఆ Xij ఇక్కడ ఉన్న i'th అడ్డంకిలో మరియు దీనిలో j'th అడ్డంకిలో కనిపిస్తుంది కాబట్టి సంబంధిత డ్యూయల్ వేరియబుల్స్ ui మరియు vj గా ఉంటాయి కాబట్టి మనము డ్యూయల్ ను వ్రాసేటప్పుడు ఆ అడ్డంకి ui vj ≤ Cij అవుతుంది ఇది Xij కి అనుగుణమైన విలువ యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ గుణకం కాబట్టి సాధారణ డ్యూయల్ పరిమితి ui vj ≤ Cij మరియు ప్రైమల్ వేరియబుల్స్ సంఖ్య వలె డ్యూయల్ అడ్డంకులు ఉంటాయి మన ఉదాహరణలో మనము 3 బై 3 సమస్యను పరిష్కరించాము కాబట్టి ప్రతి i j కి 9 డ్యూయల్ పరిమితులు ఉంటాయి ముఖ్యంగా ఈ ui లు మరియు vj లు సంకేతంలో అనియంత్రితమైనవి ఎందుకంటే మనం ఇప్పుడు సమతుల్య సమస్యను ఊహించుకున్నాము ప్రైమల్ పరిమితులు సమీకరణాలు అందువల్ల డ్యూయల్ వేరియబుల్స్ గుర్తులో అనియంత్రితంగా ఉంటాయి ప్రైమల్ పరిమితి ఒక సమీకరణం అయితే డ్యూయల్ వేరియబుల్ గుర్తులో అనియంత్రితంగా ఉంటుంది కాబట్టి ఇది రవాణా సమస్య యొక్క డ్యూయల్ ఇప్పుడు ఈ సమస్య యొక్క డ్యూయల్ ను చూడటం ద్వారా మనము MODI పద్ధతిలో ఏమి చేస్తున్నామో అర్థం చేసుకుందాం ఇప్పుడు మనకు 30 10 25 5 మరియు 30 వంటి పరిష్కారం ఉన్నప్పుడు ఇలాంటి పరిష్కారం ఉన్నపుడు మరియు మనము u1 0 ను ప్రారంభించాము ఆపై కేటాయింపు ఉన్నచోట మనము ui vj Cij ని ఉపయోగించాము మరియు మనము మిగిలిన 5 విలువలను కనుగొన్నాము మనము u1 ను ప్రారంభించాము మనము v1 v2 v3 మరియు u2 u3 ను కనుగొనగలిగాము ఎందుకంటే ఇక్కడ ఐదు కేటాయింపులు m n 1 3 3 1 ఉన్నాయి ఐదు కేటాయింపులు ఉన్నాయి మరియు మిగిలిన ఐదు విలువలను ఇవ్వడానికి ఈ ఐదు కేటాయింపులు మనకు తగినంత స్వతంత్రంగా ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకు ప్రతి స్థానంతో ఇప్పుడు కేటాయింపు ఉన్న చోట ఈ స్థానాన్ని తీసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఒక స్థానం ఉంది అంటే ఈ స్థానంలో X11 అనేది 30 అంటే ఇది స్థానం 1 1 మొదటి సరఫరా మొదటి గమ్యం 1 1 కాబట్టి X11 అనేది 30 ఇప్పుడు ui vj Cij కేటాయింపు ఉన్నచోట ui మరియు vj లను ఎలా లెక్కించారో కూడా మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ అవగాహనతో తిరిగి వెళ్దాం మనం తిరిగి వెళ్దాం మనం తిరిగి వెళ్దాం ఈ విషయానికి తిరిగి వెళ్దాం కాబట్టి మనము ui లను మరియు vj లను లెక్కించే విధంగా ఏమి చేసాము ఒక కేటాయింపు ఉన్నప్పుడు Xij అనేది బేసిక్ లేదా Xij పరిష్కారంలో ఉన్నప్పుడు ఆ స్థానానికి కేటాయింపు ui vj Cij ఇప్పుడు మనము ఒక సాధారణ పరిమితిని తీసుకుంటే ui vj Cij లేదా మనము మొదటి అడ్డంకిని తీసుకుంటే దీని అర్థం u1 v1 ≤ C11 అనేది అడ్డంకి ఇప్పుడు X11 పరిష్కారంలో ఉంది మరియు X11 పరిష్కారంలో ఉన్నప్పుడు u1 v1 C11 అంటే ui vj ≤ Cij ఒక సమీకరణంగా మార్చబడితే మనము స్లాక్ వేరియబుల్స్ను జతచేస్తాము ఇప్పుడు ఆ స్లాక్ వేరియబుల్స్ ను hij అని పిలుచుకుందాం కొన్ని hij లను స్లాక్ వేరియబుల్స్ గా ఉంచుదాం ఇప్పుడు u1 v1 C11 ఉన్నప్పుడు సంబంధిత స్లాక్ వేరియబుల్స్ 0 కాబట్టి ui vj Cij అయినప్పుడు సంబంధిత స్లాక్ వేరియబుల్స్ 0 ఇప్పుడు Xij పరిష్కారంలో ఉన్నప్పుడు ui vj Cij అని మనకు తెలుసుఅంటే Xij పరిష్కారంలో ఉన్నప్పుడు సంబంధిత డ్యూయల్ అడ్డంకి స్లాక్ అనేది 0 అని దీని అర్థంఅంటే xv మన సంజ్ఞామానం లో 0 కి సమానం అంటే కాంప్లిమెంటరీ స్లాక్ నెస్ సంతృప్తి చెందుతుంది కాబట్టి పరిష్కారంలో వేరియబుల్ ఉన్నప్పుడల్లా సంబంధిత స్లాక్ 0 అడ్డంకి ui vj అనేది Cij అవుతుంది అని మనం గమనించాము కాబట్టి అసమానత ఒక సమీకరణంగా మారుతుంది అంటే సంబంధిత స్లాక్ 0 మరియు కాంప్లిమెంటరీ స్లాక్ నెస్ సంతృప్తి చెందుతుంది అని అర్థం ఇప్పుడు మిగతా అన్ని ప్రదేశాల కోసం మనము Cij ui vj ను అంచనా వేస్తున్నాము అంటే మనం తప్పనిసరిగా స్లాక్ ను లెక్కించడానికి ప్రయత్నిస్తున్నాము ఎందుకంటే ఇది కూడా ఒక అడ్డంకి అయితే ఈ అసమానత ui vj hij Cij అనే సమీకరణంగా వ్రాయబడిందని మనము కూడా చెప్పాము కాబట్టి hij అనేది Cij ui vj అవుతుంది కాబట్టి మనం చేస్తున్నది ఈ నాలుగు స్థానాల్లోనూ మనము hij ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము మనం డ్యూయల్ స్లాక్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము డ్యూయల్ స్లాక్ సానుకూలంగా ఉంటే డ్యూయల్ పరిమితి సంతృప్తికరంగా ఉందని అర్థం డ్యూయల్ స్లాక్ ప్రతికూలంగా ఉంటే డ్యూయల్ అడ్డంకి సంతృప్తి చెందదు కాబట్టి ఇక్కడ డ్యూయల్ అడ్డంకి సంతృప్తి చెందలేదు డ్యూయల్ అసమర్థమైనది డ్యూయల్ అసమర్థమైనది మరియు కాంప్లిమెంటరీ స్లాక్ నెస్ ను వర్తించబడినప్పుడు ప్రైమల్ వాంఛనీయమైనది కాదు అని మనకు తెలుసు కాబట్టి వీటిని పరిష్కారంలోకి తీసుకురావడం ద్వారా మరియు ఇక్కడ ఒక కేటాయింపు చేయడం ద్వారా మనము ఆ డ్యూయల్ సాధ్యమయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తాము ఇది మనం చేసాము మరియు తరువాత మనకు ఒక కొత్త పరిష్కారం లభించింది మరియు అక్కడ అన్ని hij సానుకూలంగా లేదా అన్ని Cij ui vj సానుకూలంగా వచ్చేవరకు ఈ విధానాన్ని పునరావృతం చేస్తాము ఇప్పుడు నా ఉద్దేశ్యం ఏమిటంటే అన్ని Cij ui vj లు సానుకూలంగా ఉంటే నాకు ప్రైమల్కు సాధ్యమయ్యే పరిష్కారం ఉందని కాంప్లిమెంటరీ స్లాక్ నెస్ సంతృప్తి చెందిందని దీని అర్థం మరియు ఇప్పుడు నేను డ్యూయల్కు సంబంధిత సాధ్యమైన పరిష్కారం కలిగి ఉన్నాను అంటే వాంఛనీయ పరిష్కారం చేరుకుంది కాబట్టి MODI పద్ధతి లో మనం ప్రతిసారీ దీన్ని చేయకపోయినా మనము ui మరియు vj లను ఈ విధంగా నిర్వచించే గణనకు మాత్రం చేస్తాము మరియు తరువాత మనము Cij ui vj ను లెక్కిస్తాము మరియు తరువాత మనము ఆగినప్పుడు ఈ Cij ui vj లు సానుకూలంగా ఉంటాయి వాంఛనీయత చేరుకున్నట్లు చెప్పవచ్చు వాస్తవానికి మనం చేస్తున్నది ఏమిటంటే మనం అంచనా వేస్తున్న ఒక ప్రైమల్ పరిష్కారం కోసం డ్యూయల్ లో u మరియు v లు డ్యూయల్ వేరియబుల్స్ ఇది ప్రతికూలంగా ఉందనే విషయం గురించి మనము అనవసరంగా ఆందోళన చెందుతున్నాము ఎందుకంటే డ్యూయల్లు సంకేతంలో అనియంత్రితంగా ఉంటాయి అవి ప్రతికూల విలువను తీసుకోగలవు కాబట్టి మనము దాని గురించి ఆందోళన చెందము కాబట్టి ఎక్కడైనా ui vj Cij మరియు స్లాక్ 0 అని నిర్ధారించుకోవడం ద్వారా మనకు కాంప్లిమెంటరీ స్లాక్ నెస్ ను కొనసాగించే ప్రాధమికానికి సాధ్యమయ్యే పరిష్కారం ఉంది ఆపై మనము కేటాయింపులు లేని స్థానాల కోసం స్లాక్ ను అంచనా వేస్తాము అన్ని స్లాక్లు సానుకూలంగా ఉంటే డ్యూయల్ యొక్క అన్ని పరిమితులు సంతృప్తి చెందుతాయి మరియు డ్యూయల్కి సాధ్యమయ్యే పరిష్కారం ఉంటుంది ఇది వాస్తవానికి ఈ సమస్యకు వాంఛనీయ పరిష్కారం ఒక అడ్డంకి సంతృప్తి చెందనిప్పుడు అంటే డ్యూయల్ స్లాక్స్ లో ఒకటి ప్రతికూలంగా ఉంటుంది అంటే Cij vj ప్రతికూలంగా ఉంటుంది అప్పుడు వాంఛనీయతను చేరుకోలేదని మనకు తెలుసు మనము దానిని ఉంచగల స్థానం అది పరిష్కారంలోకి రాగలదు కాబట్టి మనము కేటాయింపులను మార్చాము మరియు తరువాత ఈ విధానాన్ని పునరావృతం చేస్తాము కాబట్టి మోడి పద్ధతి వాస్తవానికి డ్యూయలిటీ సూత్రం యొక్క మంచి అనువర్తనం కాబట్టి ఈ కోర్సులో గడిపిన సమయంతో మనం డ్యూయలిటీని అర్థం చేసుకున్నాము రవాణా సమస్యకు ఉత్తమ పరిష్కారాన్ని ఆప్టిమైజ్ చేసే లేదా కనుగొనే అల్గోరిథంలో మనము వెంటనే అనువర్తనాన్ని చూడవచ్చు రవాణా సమస్య విషయానికి వస్తే ఇప్పుడు మనకు కొన్ని అదనపు పాయింట్లు కూడా ఉన్నాయి సాధారణంగా రవాణా సమస్య కనిష్టీకరణ సమస్య మనము రవాణా ఖర్చును తగ్గించడానికి ప్రయత్నిస్తాము కానీ కొన్నిసార్లు మనము కొన్ని ఆచరణాత్మక పరిస్థితుల నుండి రవాణా సమస్యలను రూపొందించవచ్చుఇక్కడ మనము వాస్తవానికి Cij Xij లను గరిష్టికరణ చేయాలి కాబట్టి మనము గరిష్టీకరణ సమస్యను పరిష్కరిస్తుంటే ఈ లాభాలకు ప్రతికూల విలువను ఇవ్వడం ఉత్తమమైన పని కాబట్టి అవి అనుకోకుండా ఖర్చు అవుతాయి తద్వారా లాభం పెరగడం అనేది ఖర్చును తగ్గిస్తుంది మరియు మనము గరిష్టీకరణ సమస్యను పరిష్కరిస్తుంటే ప్రతికూల విలువలతో పని చేయడం అనేది తరచుగా సూచించబడే సూచన ఇప్పుడు మనకు ఒక నిర్దిష్ట సరఫరా స్థానం నుండి ఒక నిర్దిష్ట డిమాండ్ స్థానంకు రవాణా చేయలేమని చెప్పే పరిస్థితులు ఉండవచ్చు ఇది కనిష్టీకరణ సమస్య అని అనుకుంటాము కాబట్టి మోడల్కు ఒక మార్గం పెద్ద M ను ఉంచడంఆ ప్రదేశం నుండి సంబంధిత గమ్యస్థానానికి రవాణా చేయడానికి ఎక్కువఖర్చు అవుతుందిఅందువల్ల మనము పెట్టిన పెద్ద వ్యయం కారణంగా మనము ఆ సరఫరా స్థానం నుండి ఆ గమ్య స్థానానికి ఏమీ పంపము మనము రవాణా సమస్యను పరిష్కరించిన విధానం మరియు మనము మన ప్రారంభ పరిష్కారాన్ని పొందిన విధానం మరియు తరువాత ప్రారంభ పరిష్కారం నుండి వాంఛనీయ పరిష్కారం వరకు రెండు దశల ద్వారానే మనకు Xij లేదా కేటాయింపుల కోసం పూర్ణాంక విలువలు ఉన్నాయి కాబట్టి సరఫరా మరియు డిమాండ్లు పూర్ణాంకాలు ఉన్నంతవరకు మనకు పూర్ణాంక పరిష్కారాలు లభిస్తాయి మన ఉదాహరణలో సరఫరా పరిమాణాలు మరియు డిమాండ్ పరిమాణాలు పూర్ణాంకాలు అందువల్ల మనకు పూర్ణాంక పరిష్కారాలు వస్తాయి చివరి విషయం ఏమిటంటే మనము మోడి అనుసరించిన పెనాల్టీ వ్యయ పద్ధతి లేదా మోడి అనుసరించిన స్టెప్పింగ్ స్టోన్ లేదా మోడి అనుసరించిన మినిట్ కాస్ట్ పద్ధతుల కలయికను ఉపయోగించకపోతే మరియు మనము ఎల్పిని ఒక పరిష్కరిణిలో లేదా సింప్లెక్స్ ద్వారా పరిష్కరించాము ఎందుకంటే మాతృక యొక్క యూనిమోడ్యులారిటీ ప్రాపర్టీ అని పిలవబడే కారణంగా మనం ఇంకా పూర్ణాంక విలువలను పొందుతాము మనము ఆ ఆలోచనలోకి లోతుగా వెళ్ళడం లేదు కానీ లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్యల తరగతిలో కూడా మనము అర్థం చేసుకున్నాము ఇక్కడ మనము ఈ వేరియబుల్స్ను నిరంతర వేరియబుల్స్గా నిర్వచించినప్పటికీ మనం పూర్ణాంక పరిష్కారాలను పొందుతాము కాబట్టి ఇది ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం పై చర్చ అయిన ఈ మాడ్యూల్ చివరకి మనలను తీసుకు వచ్చింది ఇప్పుడు మనము తరువాతి తరగతి నుండి ప్రారంభించే తదుపరి మాడ్యూల్లో అసైన్మెంట్ సమస్యను పరిశీలిద్దాము